మనం చూసినట్లుగా 3NF లేదా BCNF వరకు ఆచరణాత్మకమైనది కానీ దీనికి ఇంకా కొన్ని సమస్యలు ఉండవచ్చు ఉదాహరణకు మనం చూసిన డేటాబేస్ కోర్సు ఉదాహరణలో ఒక టీచర్ డేటాబేస్లో కోర్సును బోధిస్తే బుక్స్ టీచర్స్ అందరికి కామన్ ఇప్పుడు అటువంటి అనామలీస్ మరియు హయ్యర్ నార్మల్ ఫామ్స్ కు వెళ్లడానికి మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ అని పిలువబడే కాన్సెప్ట్ మనకు అవసరం మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ ఇది ఎక్కువగా MVD గా వ్రాయబడుతుంది ఫంక్షనల్ డిపెండెన్సీకి బదులుగా అది కొన్నిసార్లు FD గా వ్రాయబడుతుంది MVD క్రింది విధంగా నిర్వచించబడింది Y X పై బహుళ విలువ గా ఆధారపడి ఉంటుందని అనుకుందాం Y↠X ఇది చిహ్నం ↠ మొదట చిహ్నాన్ని గమనించండి ఇది FD గుర్తుకు భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రెండు బాణాలు ఉన్నాయి ఇప్పుడు ఇది అన్ని విలువలకు లేదా రిలేషన్ స్కీమా R కు వర్తిస్తుంది ఇది R యొక్క అన్ని క్రమమైన ఇన్స్టెన్సెస్ కు వర్తిస్తుంది ఇప్పుడు ఒక జత టపుల్స్ t1 మరియు t2 ఉంటే ఈ క్రిందివి జరుగుతాయి ఇప్పుడు ఇవి షరతులు అని అనుకుందాం t1 X అనుకుందాం అప్పుడు t3 X అయ్యేటట్లు మరో రెండు టపుల్స్ ఉంటాయి X కి సమానం అంటే అవి t2 X కి కూడా సమానం కాబట్టి ఈ నాలుగు టపుల్స్ కి ఒకే X భాగం ఉంటుంది మరియు t3 Y t1 Y మరియు t3 అయితే R Y X రిలేషన్ R లో X మరియు Y తప్ప మిగతా అన్ని ఆట్రిబ్యూట్స్ ఈ రెండు షరతులు జరిగితే ఈ క్రింది రెండు షరతులు కూడా జరగాలి కాబట్టి t4 Y t2 Y మరియు t4 కాబట్టి t4 లో R Y X ఆట్రిబ్యూట్ విలువలు t1 లో వాటికి సమానంగా ఉండాలి కాబట్టి దీనికి అధికారిక నిర్వచనం ఇది కాబట్టి ఈ రెండు షరతులు జరిగితే ఈ సందర్భంలో ఈ రెండు తప్పక సంభవిస్తాయి కాబట్టి ఇది మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ యొక్క నిర్వచనం X బహుళ విలువ Y ని నిర్ణయిస్తుంది ఇప్పుడు దానిని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ మంచి మార్గం అవుతుంది ఇది X అని అనుకుందాం ఇది Y మరియు ఇది X మరియు Y లో లేని అన్ని ఆట్రిబ్యూట్స్ కాబట్టి ఇది తప్పనిసరిగా మరియు ఇప్పుడు a విలువను కలిగి ఉన్న మొదటి టపుల్ t1 ను పరిగణిద్దాం మరియు ఇది b ఇది c ఇవి విలువలు ఇప్పుడు t2 లో కూడా అవే X విలువలు ఉన్నాయి మరియు దీనికి భిన్నమైన Y మరియు R Y విలువలు ఉన్నాయి కాబట్టి వీటిని d మరియు e అని అనుకుందాం ఇప్పుడు t3 eని మరియు t4 aని కలిగి ఉంటే ఈ కలయిక b c మరియు d e మళ్ళీ జరగాలి ఇది తప్పనిసరిగా b e మరియు d c ఇది ఒక కాంబినేషన్ మరియు ఇది ఒక కాంబినేషన్ కాబట్టి ఈ రెండు కాంబినేషన్స్ తప్పనిసరిగా రిలేషన్లో ఉండాలి ఆపై దానిని X మల్టీ వాల్యూ డిటెర్మైన్స్ Y అంటారు ఇప్పుడు దీని యొక్క సమరూపత నుండి MVD X↠Y ఉంటే MVD X↠ కూడా ఉంటుందని చెప్పవచ్చు మరియు ఇది ఉదాహరణ మరియు నిర్వచనం నుండి స్పష్టంగా ఉంది మనం ఇంతకుముందు చూసిన డేటాబేస్ కోర్సు ఉదాహరణలో ఏమి జరుగుతుందంటే కోర్సు రిలేషన్ కోర్స్ టీచర్ బుక్ అయినప్పుడు కోర్సు MVD కోర్సు నుండి టీచర్ కి course ↠ teacher ఉనికిలో ఉంది అంటే ఒక కోర్సు డేటాబేస్ ఉంటే AB అనే టీచర్ ఉంటే మరియు అతను FDB అనే పుస్తకాన్ని బోధిస్తే అదే కోర్సు డేటాబేస్ లో మరొక టుపుల్ లో మరొక టీచర్ XY ఉంటే అతను DBM అనే ఇతర పుస్తకాన్ని బోధిస్తే ఈ రెండు టపుల్స్ జరిగితే ఒకవేళ టీచర్ AB FDB పుస్తకాన్ని బోధిస్తే మరియు టీచర్ XY DBM పుస్తకాన్ని బోధిస్తే అప్పుడు మరో రెండు టపుల్స్ కూడా ఉండాలి కాబట్టి AB తప్పనిసరిగా DBM పుస్తకాన్ని భోదించాలి మరియు XY తప్పనిసరిగా FDB పుస్తకాన్ని భోదించాలి ఇది ఎందుకు అవసరం ఇది జరగకపోతే బుక్ మరియు ఆ టీచర్ గురించి ప్రత్యేకంగా ఏదో ఉన్నట్లుంటుంది ఇది కోర్సు గురించి కాదు టీచర్ బహుశా ఒక బుక్ ని ఎక్కువగా ఇష్టపడతారు మరియు ఇతర బుక్స్ ని ఉపయోగించడానికి నిరాకరిస్తారు అన్నట్లుగా ఉంటుంది ఇలాంటివి జరగవచ్చు ఇది కావాల్సిన పరిస్థితి కాదు మరియు అందువల్లనే ఈ మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ ఉపయోగపడుతుంది ఇప్పుడు మనము దీనిని ఉపయోగిస్తే ముందుకు సాగవచ్చు మరియు లాస్లెస్ జాయిన్ కి మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ వాస్తవానికి ఎలా ఉపయోగపడుతుందో చూడవచ్చు లాస్లెస్ జాయిన్ యొక్క ఈ కాన్సెప్ట్ ను మనం నిర్వచించాము మరియు ఇక్కడ ఒక విషయం ఉంది రిలేషన్ R X Y Z ఉందని అనుకుందాం ఒకవేళ X↠Y అయితే అప్పుడు X↠Z కూడా నిర్ణయించబడుతుంది ఇప్పుడు ఈ రిలేషన్ ఈ క్రింది పద్ధతిలో విభజించబడితే అంటే R1 X Y మరియు R2 X Z ఆ తరువాత మనం X పై R1 తో R2 యొక్క నాచురల్ జాయిన్ను తీసుకుంటాము ఇది మనకు రిలేషన్ R ను తిరిగి ఇవ్వాలి అది మొత్తం విషయం R కి సమానమైన వేరే రీతిలో వ్రాయమని మనం చెప్పగలం R పై మీరు దీన్ని X మరియు Y లలో మాత్రమే ప్రొజెక్ట్ చేస్తే మీరు దీనిని X మరియు Z పై ప్రొజెక్ట్ చేసిన దానితో సమానం

కాబట్టి అది R1 తప్పక ఇది తప్పక వర్తించాలి అని చెప్పటానికి సమానం ఆపై ఇది మీ MVD ని సంతృప్తిపరుస్తుంది ఆపై ఈ MVD మరియు ఈ లాస్లెస్ జాయిన్ కండిషన్ ఉంటే ఈ MVD వర్తించినందుకు R ను X Y మరియు X Z గా విభజించవచ్చు ఇది మనం చూసినట్లుగా మెరుగైన డిజైన్ ఎందుకంటే ఈ టీచర్ మరియు కోర్సు యొక్క అన్ని టపుల్స్ నిల్వ చేయాల్సిన అవసరం మనకు ఉండదు మనం కేవలం DB ని ఈ గురువు బోధించగలరు మరియు DB ఈ బుక్ ని ఉపయోగిస్తుంది అనే విషయాన్ని నిల్వచేస్తే సరిపోతుంది మరియు అది మంచిది అందువల్ల MVD ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది లాస్లెస్ జాయిన్ కాన్సెప్ట్ ను నిర్వచిస్తుంది అన్ని ఇతర విషయాల మాదిరిగానే ఈ MVD కొన్ని విషయాలను నిర్వచించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి ముందు ఈ క్రింది విషయాలు జరిగితే X ↠Y ను ట్రివియల్ అని అంటారు Y⊆X కానీ లేదా R X⋃Y గాని నా ఉద్దేశ్యం ఇది ఒక ఆర్ కండిషన్ ఇది లేదా ఇది జరిగితే అప్పుడు దీనిని ట్రివియల్ అని అంటారు ఇతర MVD లు నాన్ ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీల మాదిరిగానే MVD సెట్ ల క్లోసర్ మొదలైనవాటిని నిర్వచించవచ్చు ఆపై MVD లకు కాంప్లీమెంటేషన్ ఆగ్మెంటేషన్ ట్రాన్సిటివ్ రెప్లికేషన్ మరియు కోలేసేన్స్ వంటి వివిధ ఇన్ఫెరెన్స్ రూల్స్ ఉన్నాయి కానీ దాన్ని ఉపయోగించి 4 వ నార్మల్ ఫామ్ అని పిలవబడేదాన్ని నిర్వచించుకుందాం ఇది 4 వ నార్మల్ ఫామ్ లేదా 4 ఎన్ఎఫ్ ఒక రిలేషన్ లో ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంటే X↠Y నాన్ ట్రివియల్ అయితే మరియు X ఒక సూపర్ కీ అయితే ఆ రిలేషన్ 4NF లో ఉంటుందని చెప్పబడింది కాబట్టి ప్రతి నాన్ ట్రివియల్ డిపెండెన్సీ కి ఎడమ వైపు ఒక సూపర్ కీ ఇప్పుడు ప్రత్యామ్నాయ నిర్వచనం ఉంది దాని ప్రకారం ప్రతి MVD X↠Y కి రెండు షరతులు వర్తిస్తాయి అది ట్రివియల్ లేదా X ఒక సూపర్ కీ అది సమాన నిర్వచనం మనం ఇప్పటికే చూసిన ఉదాహరణ ను చూద్దాం దాన్ని తిరిగి పొందటానికి కాబట్టి ఈ రిలేషన్ కోర్సు టీచర్ బుక్ మరియు ఇవన్నీ కలిసి ప్రైమరీ కీ అవుతుంది MVD కోర్సు↠బుక్ అక్కడ ఉంటే అప్పుడు ఈ రిలేషన్ని ఈ కోర్సు టీచర్ మరియు కోర్సు బుక్ గా విభజించవచ్చు ఇప్పుడు ఈ సందర్భంలో ఏమి జరుగుతుందంటే రిలేషన్లో ఈ ఒక్క MVD మాత్రమే ఉంటే మనం పరీక్షించాల్సిన మొదటి విషయం ఇది 4NF లో ఉందా లేదా అనేది కోర్సు సూపర్ కీ కాదు కాబట్టి ఈ రిలేషన్ 4NF లో లేదు దీనితో సమస్య అది అందువల్ల మనం 4NF నార్మలైజేషన్ చేసిన తర్వాత ఈ క్రింది విషయాలు జరుగుతాయి ఇది క్రింది చూపిన రెండు రిలేషన్స్ గా విభజించబడింది అవి కోర్సు బుక్ మరియు కోర్సు టీచర్ ఇక్కడ వర్తించే MVDలు కోర్సు↠బుక్ మరియు కోర్సు↠టీచర్ మాత్రమే ఇవి రెండూ ట్రివియల్ ఎందుకంటే X↠Y మరియు ఖాళీగా ఉంది కాబట్టి ఇవి ట్రివియల్ నిర్వచనం ప్రకారం ఇది 4NF లో ఉంటుంది ఈ మొత్తం విషయాన్ని ఉపయోగించడం కంటే ఇది మంచి డిజైన్ ఎందుకంటే మనం ఇంతకుముందు వాదించినట్లుగా దీనికి మోడిఫికేషన్ అనామలీస్ ఉన్నాయి ఈ రిలేషన్ లో క్రొత్త బుక్ ని లేదా క్రొత్త టీచర్ ని ప్రవేశపెడితే మల్టిపుల్ అప్డేట్స్ అవసరమవుతాయి కానీ ఈ రెండింటిలో కాదు కాబట్టి ఈ రెండు మంచి డిజైన్లో ఉన్నాయి ఇది MVD మరియు 4NF యొక్క మొత్తం విషయం ఇప్పుడు MVD ను జాయిన్ డిపెండెన్సీ లేదా JD అని పిలువబడే సాధారణ కాన్సెప్ట్ కు విస్తరించవచ్చు MVD నుండి ఇది ఆచరణాత్మక విషయాల కంటే ఎక్కువ సైద్ధాంతిక రంగానికి వెళుతుందని నేను చెబుతున్నాను JD అనేది సైద్ధాంతిక ఆధారపడటం యొక్క మరింత ఎక్కువ రూపం R అనే రిలేషన్ ఉంటే దానిని R1 నుండి Rn గా విభజించవచ్చు మీరు ఈ రిలేషన్ r నుండి ఏదైనా Ri తీసుకుంటే ఈ r అనేది రిలేషన్ స్కీమా R కి రిలేషన్ ఇన్స్టెన్స్ మీరు వాటన్నింటినీ కలిపితే మీకు ఒరిజినల్ రిలేషన్ r వస్తుంది ఈ పరిస్థితి ఉంటే అప్పుడు జాయిన్ డిపెండెన్సీ ఉంటుంది జాయిన్ డిపెండెన్సీ ఉద్దేశం క్రింది చెప్పిన విధం గా ఉంటుంది MVD లో మనం ఏమి చేసాము రిలేషన్ R ను R1 మరియు R2 అనే రెండు భాగాలుగా విభజించాము అంటే R1 మరియు R2 యొక్క నాచురల్ జాయిన్ పూర్తి రిలేషన్ని తిరిగి ఇచ్చే విధంగా R ను విభజించాము ఇప్పుడు ఇక్కడ మనం చేస్తున్నది ఏమిటంటే మనం స్కీమా R ను R1 నుండి Rn కు భిన్నమైన ఆట్రిబ్యూట్స్ సెట్ గా విభజిస్తున్నాము ఎలా అంటే వీటన్నిటిని జాయిన్ చేస్తే ఒరిజినల్ రిలేషన్ తిరిగి వచ్చే విధంగా రిలేషన్ r యొక్క అన్ని సాధ్యమైన ఇన్స్టెన్సెస్ కి ఇది జరిగినప్పుడు దీనిని జాయిన్ డిపెండెన్సీ అంటారు మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీని ఇప్పుడు జాయిన్ డిపెండెన్సీ యొక్క ప్రత్యేక సందర్భంగా నిర్వచించవచ్చని చూడవచ్చు కాబట్టి MVD అనేది ఒక ప్రత్యేకమైన జాయిన్ జాయిన్ డిపెండెన్సీ యొక్క ప్రత్యేక సందర్భం ఇక్కడ తప్పనిసరిగా n 2 ఇది కేవలం రెండు భాగాలుగా విభజించబడింది మరియు మీరు దానిని బహుళ భాగాలుగా విభజించినట్లయితే దీనిని జాయిన్ డిపెండెన్సీ అంటారు ఇప్పుడు మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీని ఉపయోగించి 4వ నార్మల్ ఫామ్ని నిర్వచించగలిగినట్లే ఈ జాయిన్ డిపెండెన్సీని ఉపయోగించి 5వ నార్మల్ ఫామ్ ని నిర్వచించవచ్చు దీనిని 5వ నార్మల్ ఫామ్ లేదా 5 NF అంటారు ఇదే విధమైన పద్ధతిలో కొన్నిసార్లు 5వ నార్మల్ ఫామ్ ని ప్రాజెక్ట్ జాయిన్ నార్మల్ ఫామ్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే మీరు ఈ ప్రత్యేక ఆట్రిబ్యూట్స్ పై దాన్ని ప్రొజెక్ట్ చేసి తరువాత వాటిని జాయిన్ చేసి ఒరిజినల్ రిలేషన్ని తిరిగి పొందుతారు కాబట్టి దీనిని ప్రాజెక్ట్ జాయిన్ నార్మల్ ఫారం లేదా పిజెఎన్ఎఫ్ అంటారు కాబట్టి మళ్ళీ ఇవి ఎక్కువగా సైద్ధాంతిక విషయాలు మరియు ఉదాహరణ క్రిందివి కావచ్చు కాబట్టి ఒక బ్రాండ్ మరియు ప్రోడక్ట్ మరియు సేల్స్ మాన్ ఉన్నారని అనుకుందాం అప్పుడు అది బహుశా ఒకేసారి రెండు భాగాలుగా విభజించవచ్చు కాబట్టి ఇది కావచ్చు ఇది తీసుకోవచ్చు లేదా దీనితో పాటు దీనిని తీసుకోవచ్చు ఈ క్రిందివి ఉదాహరణ కావచ్చు ఇక్కడ ఈ ఉదాహరణలో ఈ రిలేషన్ బ్రాండ్ ప్రోడక్ట్ సేల్స్ మాన్ ఈ మూడు సంబంధాలుగా విభజించబడితే బ్రాండ్ ప్రొడక్ట్స్ సేల్స్ మాన్ బ్రాండ్ మరియు ప్రొడక్ట్ సేల్స్ మాన్ అప్పుడు ఈ టేబుల్స్ అన్నింటిని నాచురల్ జాయిన్ చేస్తే జాయిన్ డిపెండెన్సీ వర్తించేటట్లు ఒరిజినల్ రిలేషన్ బ్రాండ్ ప్రొడక్ట్ సేల్స్ మాన్ తిరిగి ఇవ్వగలదని చూడవచ్చు కాబట్టి బ్రాండ్ ప్రొడక్ట్ సేల్స్ మాన్ యొక్క ఈ అసలు డిజైన్ను ఉంచడం కంటే ఇది చాలా మంచి డిజైన్ ఎందుకంటే ఉదాహరణకు ఇన్సర్షన్ తో మోడిఫికేషన్ అనామలీస్ ఇక్కడ తక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఒక నిర్దిష్ట సేల్స్ మాన్ని ఇన్సర్ట్ చెయ్యటం ఒక నిర్దిష్ట బ్రాండ్ను ప్రోత్సహిస్తుంది ఇది ఒక సందర్భంలో మాత్రమే ఇన్సర్షన్ ద్వారా చేయవచ్చు ఉదాహరణకు J సేల్స్ మాన్ బ్రాండ్ A లో చేస్తే అది అసలు పట్టికలో మల్టిపుల్ ఇన్సర్షన్స్ కు బదులుగా ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే చాలు ఇక్కడ అది మూడు ఆట్రిబ్యూట్స్ ను కలిగి ఉంటుంది ఇది ప్రాజెక్ట్ జాయిన్ నార్మల్ ఫామ్ దీని చివరి రూపాన్ని డొమైన్ కీ నార్మల్ ఫామ్ లేదా DKNF అంటారు ఇది నార్మలైజేషన్ యొక్క అత్యున్నత రూపంగా పరిగణించబడుతుంది మరియు ఇది కేవలం సైద్ధాంతిక కాన్సెప్ట్ కేవలం డొమైన్ పరిమితులు మరియు కీ పరిమితుల ద్వారా రిలేషన్ ల పై వర్తించవలసిన అన్ని నియమాలను అమలు చేయగలిగితే రిలేషన్ స్కీమా DKNF లో ఉందని చెప్పబడింది కాబట్టి వర్తించవలసిన ప్రతిదాన్ని డొమైన్ పరిమితులు మరియు కీ పరిమితుల ద్వారా అమలు చేయవచ్చు కాబట్టి మనకు ఇతర నియమాలు లేదా ఇతర షరతులు మొదలైనవి అవసరం లేదు ఈ రిలేషన్ తప్పనిసరిగా కలిగి ఉండవలసిన ప్రతిదాన్ని ఈ రెండు నిర్వచిస్తాయి అంతే కాబట్టి ఇది ఆదర్శ నార్మల్ ఫామ్ మరియు ఇది ఎక్కువగా సైద్ధాంతికమైనది 3NF లేదా BCNF తరువాత ప్రతిదీ ఎక్కువగా సైద్ధాంతికమైనది మరియు డేటాబేస్ ప్రాక్టీషనర్ దీన్ని చేయడానికి ప్రయత్నించరు కాబట్టి ఒకసారి సంబంధం DKNF లో ఉంది అంటే దానిలో ఖచ్చితంగా అనామలీ లేదు మరియు ఫంక్షనల్ లేదా మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీలను ఇకపై తనిఖీ చేయవలసిన అవసరం లేదు కాబట్టి ఇది ఆదర్శవంతమైన విషయం ఇది నార్మలైజేషన్ అంశాన్ని ముగిస్తుంది ఒక రిలేషన్ ఇస్తే 3NF లేదా BCNF వరకు నార్మలైజ్ చెయ్యటానికి ప్రయత్నించాలనుకుంటారు ధన్యవాదాలు